కెమికల్ ఇంజనీరింగ్లో బేసిక్ ప్రిన్సిపుల్స్ మరియు క్యాలిక్యులేషన్స్ పై భారీ ఓపెన్ ఆన్లైన్ కోర్సుకు స్వాగతం మాడ్యూల్ 9 లో ఉన్నట్లుగా ట్రాన్సియెంట్ ప్రాసెస్ ల బ్యాలెన్స్ గురించి ఇక్కడ చర్చిస్తాము ఇప్పుడు మాడ్యూల్ 9 లో ఈ లెక్చర్ లో ట్రాన్సియెంట్ ప్రాసెస్ యొక్క మెటీరియల్ బాలన్స్ గురించి చర్చించడానికి ప్రయత్నిస్తాము మునుపటి లెక్చర్ లో హీట్ అఫ్ కంబషన్ రియాక్షన్ విశ్లేషణ యొక్క ఎనర్జీ బాలన్స్ గురించి ఉదాహరణలతో చర్చించాము కానీ ఆ బ్యాలెన్సులు స్టడీ స్టేట్ ప్రాసెస్ కానీ ఇక్కడ నేను అన్ స్టడీ స్టేట్ లో ఉన్న మెటీరియల్ బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తాను మరియు ఉదాహరణలతో వివరిస్తాను ఇప్పుడు ఆ అన్ స్టడీ స్టేట్ ప్రాసెస్ అన్ స్టడీ స్టేట్ ప్రాసెస్ అనే పదం ప్రాథమికంగా సిస్టంలోని డిపెండెంట్ వేరియబుల్స్ టైం తో చేంజ్ అవుతున్న ప్రాసెస్ ను సూచిస్తుంది అన్ స్టడీ స్టేట్ ప్రాసెస్ ను కొన్నిసార్లు ట్రాన్సియెంట్ ప్రాసెస్ అని పిలుస్తారు ట్రాన్సియెంట్ అంటే అన్ స్టడీ స్టేట్ ప్రాసెస్ మీరు దీన్ని ఇలా సూచించాలి ఇప్పుడు ఈ కెమికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ ను పరిశీలిద్దాం ఇక్కడ ప్రాసెస్ సమయం వినియోగం మీద ఆధారపడి ఉంటుంది ఈ సందర్భంలో స్టీల్ సర్టెన్ కండిషన్ లో ఉంటుంది మరియు ఈ స్టీల్ లోపల కొంత లిక్విడ్ మిక్సర్ ఉంటుంది ప్రొపేన్ మరియు బ్యూటేన్ యొక్క లిక్విడ్ మిక్సర్ ఈ మిక్సర్ లో సర్టెన్ మొత్తంలో ప్రొపేన్ మరియు బ్యూటేన్ ఉన్నాయి వీటిలో మోల్ ఫ్రాక్షన్స్ Xp మరియు Xb ఉన్నాయి ఇక్కడ Xp అంటే ప్రొపేన్ యొక్క మోల్ ఫ్రాక్షన్ మరియు Xb అంటే బ్యూటేన్ యొక్క మోల్ ఫ్రాక్షన్ మీరు ప్రొపేన్ మరియు బ్యూటేన్ యొక్క ఈ స్టీల్ మిక్సర్ ని వేడి చేస్తే అధిక బాయిలింగ్ పాయింట్ వద్ద స్టీల్ లో లిక్విడ్ మిగిలి ఉంటుంది అయితే తక్కువ బాయిలింగ్ పాయింట్ వద్ద లిక్విడ్ ఆవిరైపోతుంది మరియు ఇది స్టీల్ పై భాగం నుండి బయటకు వస్తుంది మేము దానిని కండెన్సర్ ద్వారా కండెన్స్ చేస్తే అది లిక్విడ్ బ్యూటేన్గా బయటకు వస్తుంది ఎందుకంటే దీనికి ప్రొపేన్ కంటే తక్కువగా బాయిలింగ్ పాయింట్ ఉంటుంది బ్యూటేన్ యొక్క బాయిలింగ్ పాయింట్ 1 డిగ్రీల సెల్సియస్ అయితే ప్రొపేన్ బాయిలింగ్ పాయింట్ 42 డిగ్రీల సెల్సియస్ ఇక్కడ ఈ సందర్భంలో ప్రొపేన్ మరియు బ్యూటేన్ మిక్సర్ కి బదులుగా బ్యూటేన్ వేపర్ అధిక బాయిలింగ్ పాయింట్ వద్ద బయటకు వస్తుంది ఈ బాయిలింగ్ పాయింట్ కంపోనెంట్ వద్ద ఏదైనా మిక్సర్ ఉంటే వేడిచేసినప్పుడల్లా లిక్విడ్ వేపర్గా బయటకువస్తుంది అప్పుడు దానిని కండెన్స్ చేసి xd గా తీసుకుంటారు ఇది వేరుచేసిన తరువాత డిస్టిల్లేట్ ప్రోడక్ట్ అవుతుంది ఇప్పుడు ఈ సందర్భంలో హీటింగ్ ప్రాసెస్ లో స్టీల్ లోపల బ్యూటేన్ కంపొజిషన్ మారుతుందని మీరు చూస్తారు ఆ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు టైం ఉంటుంది మీరు ఒక సర్టెన్ సమయం వరకు బాయిల్ చేస్తే డిస్టిల్లేట్ ప్రోడక్ట్ లో బ్యూటేన్ కంపొజిషన్ ఉంటుంది ఇక్కడ విత్ రెస్పెక్ట్ టుటైం స్టీల్ లోని కంపొజిషన్ మారుతూ ఉంటుంది ఈ రకమైన ప్రాసెస్ ను అన్ స్టడీ స్టేట్ ప్రాసెస్ అంటారు కండెన్స్ అవ్వటానికి ఎంత సమయం పడుతుంది లేదా ఈ బ్యూటేన్ వేపర్ ని దాని ఇనీషియల్ కాన్సంట్రేషన్ నుండి ఒక ఫైనల్ కాన్సంట్రేషన్ కు వేరు చేయండి ఈ మెటీరియల్ బ్యాలెన్స్ ఈక్వెషన్ ద్వారా దీనిని పొందవచ్చు కానీ ఆ మెటీరియల్ బాలన్స్ ఈక్వెషన్ అన్ స్టడీస్టేట్ ప్రకారం ఉంటుంది సాధారణ మెటీరియల్ బ్యాలెన్స్ ఈక్వషన్ వైపు తిరిగి చూద్దాం లెక్చర్ సీరియల్ నంబర్ 7 ఉన్న లెక్చర్ 3 1 లోని మాడ్యూల్ 3 లో చర్చించాము డిఫైన్డ్ సిస్టం లో ఈ సాధారణ మెటీరియల్ బాలన్స్ ఈక్వెషన్ ని చర్చించాము ఇది సిస్టమ్ బౌండరీ ద్వారా ఇన్పుట్ సిస్టమ్ బౌండరీ ద్వారా అవుట్పుట్ సిస్టమ్ లోపల జనరేషన్ సిస్టమ్ లోపల కంజంప్షన్ అంటే సంక్షిప్తంగా మనం ఇక్కడవ్రాయవచ్చుఅక్యుములేషన్ఇన్పుట్ అవుట్పుట్జనరేషన్ కంజంప్షన్ ఈ సిస్టం కు పాజిటివ్ కంట్రిబ్యూషన్ ఇన్పుట్ మరియు జనరేషన్ అవుతుంది మరియు సిస్టం కు నెగటివ్ కంట్రిబ్యూషన్ అవుట్పుట్ మరియు కంజంప్షన్ ఇక్కడ ఇది చిత్రంలో కనిపిస్తుంది ఇది ప్రాసెస్ యూనిట్ అయితే ఈ ప్రాసెస్లో యూనిట్ ఇన్పుట్ వస్తుంది మరియు ఈ స్ట్రీమ్లో అవుట్పుట్ ఇలా ఉంటుంది

ఇది ఇన్పుట్ మరియు అవుట్పుట్ ఇది ఆ స్ట్రీమ్ అవుతుంది ఇన్పుట్ మరియు అవుట్పుట్ స్ట్రీమ్స్ వద్ద ఒక సర్టెన్ ఫ్లో రేట్ వద్ద కొన్ని కంపోనెంట్స్ ఉన్నాయి ప్రాసెస్ యూనిట్లో ఒక సర్టెన్ కండిషన్ లో ఏదైనా జనరేషన్ ఉంటే రియాక్షన్స్ తో ఉత్పత్తి చేయబడిన కొంత రియాక్టన్ట్ ఉంటుంది కాబట్టి కొన్ని జనరేషన్ కంపోనెంట్స్ ఉంటాయి కాబట్టి ఆ కంపోనెంట్స్ కూడా అవుట్పుట్గా వస్తాయి

ఆ రియాక్టన్ట్ సమయంలో రియాక్టన్స్ సెట్ అప్ చేసారు అప్పుడు కొన్ని రియాక్టన్స్ వినియోగించబడతాయి మరియు ఆ మొత్తాన్ని కంజంప్షన్స్ టర్మ్స్ గా పరిగణించాలి ఏదైనా ప్రాసెస్ లో ఇన్పుట్ అవుట్పుట్ జనరేషన్ కంజంప్షన్ మరియు అక్యుములేషన్ మొత్తం మెటీరియల్ బ్యాలెన్స్ కోసం ఈ టర్మ్స్ పరిగణించబడతాయి అన్ స్టడీ స్టేట్ మెటీరియల్ బ్యాలెన్స్ను పరిగణించినట్లయితే మాస్ బ్యాలెన్స్ ఈక్వెషన్ లో అక్యుములేషన్ పదాన్ని నిర్లక్ష్యం చేయలేము మరియు దానిని పరిగణనలోకి తీసుకోవాలి అన్ స్టడీస్టేట్ ప్రాసెస్ ఉంటే అక్యుములేషన్ ఉండదు ఇన్పుట్ మరియు అవుట్పుట్జనరేషన్ కంజంప్షన్ అన్ స్టడీ స్టేట్ ప్రాసెస్ విషయంలో ఇన్పుట్ మరియు అవుట్పుట్ రేట్లు ఒకేలా ఉండవు అలాంటప్పుడు కొంత మొత్తంలో మెటీరియల్స్ సిస్టం లో విత్ రెస్పెక్ట్ టు టైం డిపాజిట్ లేదా అక్యుములేట్ అవుతాయి దాన్ని అక్యుములేషన్ అంటారు అలాంటప్పుడు మీరు దానిని విస్మరించలేరు ఈ ఫ్లో ప్రాసెస్ లో మాస్ ఫ్లోరేటు కొంత మెటీరియల్ m1 అనుకుందాం అదేవిధంగా m2 మరొక కంపోనెంట్ మరియు m3 మరొక కంపోనెంట్ అవి ఈ ఫ్లో ప్రాసెస్ యూనిట్లోకి వస్తున్నాయి అవి మాస్ ఫ్లో రేటు m4 m5 మరియు m6 గా వస్తున్నాయి ఇప్పుడు ఈ సందర్భంలో మొత్తం అవుట్పుట్ ఇన్పుట్ కంటే ఎక్కువగా ఉంటే ఏమి జరుగుతుంది సిస్టమ్ లోని ఆ అమౌంట్ తగ్గుతుందని మీరు చూస్తారు అవుట్పుట్ ఈ ఇన్పుట్ కంటే తక్కువగా ఉంటే అక్యుములేషన్ ఉంటుంది అంటే ఇక్కడ సిస్టమ్ లో మాస్ విత్ రెస్పెక్ట్ టు టైం పెరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఇది అన్ స్టడీ స్టేట్ ప్రాసెస్ గా పరిగణించబడుతుంది ఇక్కడ అక్యుములేషన్ టర్మ్స్ పరిగణించబడతాయి అన్ స్టడీ స్టేట్ మెటీరియల్ బ్యాలెన్స్ సింబల్ ని వ్రాద్దాం సిస్టమ్ లో అక్యుములేట్ అఫ్ మాస్ ని విత్ రెస్పెక్ట్ టు టైం తో పరిశీలిస్తే చేంజ్ అఫ్ అక్యుములేటెడ్ అమౌంట్ విత్ రెస్పెక్ట్ టు టైం ఎంత అది dmdt తో సూచించబడుతుంది మాస్ మెటీరియల్ ఇది సిస్టంలోకి ఫ్లో రేట్ గా వస్తోంది అంటే ఆ మాస్ మెటీరియల్ రేటు ఇది సిస్టమ్ నుండి mout గా పరిగణించబడే రేటుతో బయటకు వస్తోంది అదే సమయంలో సిస్టంలో ఏదైనా మెటీరియల్ ప్రొడ్యూస్ చేయబడితే మీరు దానిని mgen గా పరిగణించాలి ఆ ప్రాసెస్ ల సమయంలో ఏదైనా మాస్ ని వినియోగిస్తే మీరు దానిని mcons గా పరిగణించాలి ఈ min లో ఒకటి కంటే ఎక్కువ ఇన్లెట్ ఉండవచ్చు మొత్తం ఇన్లెట్ మాస్ ఫ్లో రేటు అనేక ఇన్పుట్ల మాస్ యొక్క సమ్మషన్ అవుట్పుట్ వద్ద మొత్తం అవుట్పుట్ మాస్ ఫ్లో రేట్ల సమ్మషన్ గా పరిగణించండి ఈ విధంగా మీరు ఒకటి కంటే ఎక్కువ కంపోనెంట్స్ ఉంటే లెక్కించవచ్చు విడిగా మీరు ఇండివిజువల్ కంపోనెంట్స్ కోసం పరిగణించాలి ఆ కంపోనెంట్స్ యొక్క మాస్ ఫ్లో రేటును జోడిస్తే మీరు మొత్తం మాస్ ని పొందుతారు అది సిస్టమ్లోకి ఇన్పుట్గా వస్తోంది మీరు అవుట్లెట్ నుండి వస్తున్న ఇండివిజువల్ కంపోనెంట్స్ ఫ్లో రేటును పరిగణనలోకి తీసుకుంటే అన్ని కంపోనెంట్స్ సమ్మషన్ mout గా పరిగణించబడుతుంది ఇది ఆ మాస్ యొక్క మొత్తం ఔట్పుట్ రేటు అదేవిధంగా జనరేషన్ మరియు కంజంప్షన్ కి కూడా ఇది మల్టిపుల్ ఇన్లెట్ మరియు అవుట్లెట్ కండిషన్ కోసం కాబట్టి ఇక్కడ m అనేది సిస్టంలో అక్యుములేటెడ్ మాస్ మరియు m అనేది ఇన్లెట్ మాస్ ఫ్లో రేటు ఇది మాస్ ఫర్ యూనిట్ టైం కూడా అవుట్లెట్ మాస్ ఫ్లో రేటు ఇది మాస్ ఫర్ టైంmgen అంటే జెనెరేటెడ్ మాస్ ఫ్లో రేట్ ఇది మాస్ ఫర్ టైం అదేవిధంగా m అనేది కంజ్యూమ్ అయిన మాస్ ఫ్లో రేట్ ఇది మాస్ ఫర్ టైం ఇప్పుడు మీరు మోల్స్ పరంగా వ్యక్తీకరించవచ్చు ఇది మోల్ మరియు రేటుగా పరిగణించబడుతుంది కాబట్టి అది మోల్ ఫర్ టైం అవుతుంది ఇప్పుడు ఈ అన్ స్టడీ స్టేట్ ప్రాసెస్ కు ఒక ఉదాహరణ తీసుకుందాం ఈ చిన్న స్టీల్ 135 డిగ్రీల సెల్సియస్ వద్ద ప్రొపేన్ మరియు బ్యూటేన్ మిక్సర్ ని వేరు చేయడానికి ఉపయోగించబడుతుంది మరియు ప్రారంభంలో ఆ స్టీల్ లో 10 కిలోల మోల్స్ మిక్సర్ ని కలిగి ఉంటుంది దీని కంపొజిషన్ బ్యూటేన్ యొక్క x0 3 మోల్ ఫ్రాక్షన్ అదనపు మిక్సర్ xf అంటే బ్యూటేన్ యొక్క మోల్ ఫ్రాక్షన్ 30 గంటకు 5 కిలోల మోల్ చొప్పున ఇవ్వబడుతుంది ఆ ఆపరేషన్ సమయంలో స్టీల్ లోని లిక్విడ్ పరిమాణం కాన్స్టాంట్ గా ఉంటే మరియు స్టీల్ నుండి వెలువడే వేపర్ యొక్క కాన్సంట్రేషన్ xD అయితే అది పర్టిక్యూలర్ స్టీల్ లోని బ్యూటేన్ యొక్క కాన్సంట్రేషన్ కు సంబంధించినది ఇది xDxs1xs గా వ్యక్తీకరించబడుతుంది డిస్టిల్లేట్ ప్రోడక్ట్ యొక్క కంపొజిషన్ ఆధారంగా స్టీల్ లోని బ్యూటేన్ యొక్క కాన్సంట్రేషన్ యొక్క విలువ 30 నుండి 40 కు మార్చడానికి ఎంత సమయం పడుతుందో మీరు లెక్కించాలి ఈ సమస్యను పరిష్కరిద్దాం ఇక్కడ మేము స్టీల్ తీసుకుంటాము XF గా ఫీడ్ కంపోసిషన్ 0 30 ప్రొపేన్ మరియు బ్యూటేన్ మిక్సర్ యొక్క కంపొజిషన్ ఇవ్వబడుతుంది ప్రొపేన్ 70 మరియు బ్యూటేన్ 30 మరియు ప్రారంభంలో స్టీల్ 10 కిలోల మోల్ ప్రొపేన్ బ్యూటేన్ మిక్సర్ నిండి ఉంటుంది ఆ ఫీడ్ స్టీల్ కు గంటకు 5 కిలోల మోల్స్గా సరఫరా చేయబడుతుంది మీరు దానిని వేడి చేస్తే బ్యూటేన్ వేపర్ ఆ స్టీల్ నుండి బయటకు వస్తుంది మరియు తదనుగుణంగా స్టీల్ లోపల బ్యూటేన్ కాన్సంట్రేషన్ టైం తో చేంజ్ అవుతుంది స్టీల్ లోపల ఏమైనా ఉంటే అది డిస్టిల్లేట్ చెందుతుంది మరియు వేపర్ బయటకు వస్తుంది మరియు అది కండెన్స్ అవుతుంది అది D గా తీసుకోబడుతుంది మరియు ఆ డిస్టిల్లేట్ లో ఈ బ్యూటేన్ కాన్సంట్రేషన్ xD అవుతుంది ఇది xD చేంజ్ ఇది సమయంతో x లో చేంజ్ మరియు తదనుగుణంగా xD స్టీల్ లోని బ్యూటేన్ కాన్సంట్రేషన్ కు ఇది ఎలా సంబంధం కలిగి ఉంటుంది ఇది ఇక్కడ ఈ ఈక్వెషన్ xDxs1xs ద్వారా సంబంధం కలిగి ఉంది ఇక్కడ xs అంటే ఏమిటి xs అనేది t సమయంలో స్టీల్ లో బ్యూటేన్ కాన్సంట్రేషన్ తప్ప మరొకటి కాదు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి కాన్సంట్రేషన్ 30 నుండి 40 వరకు మారుతుంటే ఈ మోల్ ఫ్రాక్షన్30 నుండి 40 వరకు మారడానికి ఎంత సమయం పడుతుంది ఈ సందర్భంలో మేము మొదట అన్ స్టడీ స్టేట్ మెటీరియల్ బ్యాలెన్స్ చేస్తాము ఇది మీ మెటీరియల్ బ్యాలెన్స్ ఈక్వెషన్ ఇప్పుడు ఈ సందర్భంలో ఎటువంటి రియాక్షన్ జరగడం లేదు మరియు కంపోనెంట్స్ జనరేషన్ లేదు కాబట్టి మనం దానిని సున్నాగా విస్మరించవచ్చు మరియు రియాక్షన్ కు ఏ పదార్థాల వినియోగం కూడా లేదు కాబట్టి ఆ సందర్భంలో మేము ఆ కన్జప్షన్ టర్మ్స్ ను కూడా విస్మరిస్తాము మనం దానిని నిర్లక్ష్యం చేయవచ్చు కాబట్టి చివరకు మీరు ఈ మెటీరియల్ బ్యాలెన్స్ఈక్వెషన్ ని అక్యుములేషన్ In Out గా ఉండవచ్చు ఇప్పుడు అక్కడ అక్యుములేషన్ ఏమిటి ఇప్పుడు మేము బ్యూటేన్ పదార్థాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే మరియు మీరు ఈ బ్యూటేన్ యొక్క మెటీరియల్ బ్యాలెన్స్ చేస్తే మొదట్లో బ్యూటేన్ కాన్సంట్రేషన్ ఉంటుంది అంటే అన్ని సమయాల్లో 30 మరియు 70 ఈ స్టీల్ లో 30 ఉన్నాయి అయితే కాలక్రమేణా అది మారుతున్నట్లు మీరు చూస్తారు ఎందుకంటే అక్కడ మారుతున్న బ్యూటేన్ ఉంటుంది మరియు అది ఆవిరైపోతుంది మరియు ఆ స్టీల్ నుండి బయటకు వస్తుంది లోపల ఉన్న స్టీల్ మొత్తం వాల్యూమ్ కాన్స్టాంట్ గా ఉంటుంది 10 కిలోల మోల్ మిక్సర్ ఆ స్టీల్ లోపల కాన్స్టాంట్ గా ఉంచబడుతుంది కాబట్టి తదనుగుణంగా అక్యుములేషన్ ఉంటుందని చెప్పగలను ఆ వేపరిజేషన్ ప్రాసెస్ లో బ్యూటేన్ కాన్సంట్రేషన్ లో ఉన్న స్టీల్ యొక్క కాన్సంట్రేషన్ చేంజ్ అవుతుంది ఇప్పుడు ఆ చేంజ్ ఏమిటి మాకు తెలియదు ఈ చేంజ్ Δxs అని చూద్దాం s అనేది స్టీల్ కాన్సంట్రేషన్ ఆ స్టీల్ లోని బ్యూటేన్ కాన్సంట్రేషన్ ఇప్పుడు చేంజ్ విత్ రెస్పెక్ట్ టు టైం బహుశా Δt తో ఆ కాన్సంట్రేషన్ యొక్క చేంజ్ Δxs అవుతుంది ఇప్పుడు ఈ స్టీల్ యొక్క పరిమాణం కాన్స్టాంట్ గా ఉన్నందున ఇది 10 గా ఉంది కాబట్టి మనం దీనిని 10 తో గుణించవచ్చు అప్పుడు ఇది ఒక పర్టిక్యూలర్ సమయంలో మొత్తం బ్యూటేన్ మరియు Δt సమయంతో బ్యూటేన్ యొక్క చేంజ్ ఉంటుంది ఇది 10Δxs అవుతుంది కాబట్టి ఇది అక్యుములేషన్ మరియు తరువాత స్టీల్ లో బ్యూటేన్ యొక్క ఇన్లెట్ ఏమిటి ఇప్పుడు దాని ఫ్లో రేట్ ఉంది సమస్య ప్రకారం ఈ ఫ్లో రేట్ గంటకు 5 కిలోల మోల్ ఇప్పుడు గంటకు ఈ 5 కిలోల మోల్లో ఫీడ్లో బ్యూటేన్ వేపర్ అయిన xs లేదా xF అంటే ఏమిటి కాబట్టి ఇది గంటకు 5 కిలోల మోల్ మరియు కాన్సంట్రేషన్ xF కాబట్టి మనం ఇలా వ్రాయవచ్చు కాబట్టి మనం 5xF ను వ్రాయగలము మరియు Δt అనే వ్యవధిలో పరిశీలిస్తున్నాము కాబట్టి మనం దీనిని ఇలా గుణించాలి కాబట్టి ఈ పదార్థం స్టీల్ లో ఉంది అప్పుడు అవుట్ 5XF యొక్క ఫ్లో రేట్ కు సమానం స్టీల్ యొక్క మొత్తం వాల్యూమ్ 10 వద్ద కాన్స్టాంట్ గా ఉంటుంది కాబట్టి 5 అవుట్లెట్ కాన్సంట్రేషన్ ఇది ప్రాథమికంగా xD మరియు సమయం Δt కాబట్టి ఈ విధంగా మీరు ఈ అవుట్లెట్ మెటీరియల్ను ఈ స్వల్ప కాలానికి వ్రాయవచ్చు జనరేషన్ మరియు కంజంప్షన్ ఇక్కడ సున్నా చివరకు ఈ ఈక్వెషన్ మీరు పొందవచ్చు ఇప్పుడు t తో విభజించి ప్రక్రియ యొక్క లిమిట్ ను సున్నాకి తీసుకుంటుంది కాబట్టి మనం ఇక్కడ ఇలా వ్రాయవచ్చు 15 0 5XD ఇక్కడ 0 15 ఎందుకు ఇక్కడ xF ప్రాథమికంగా 30 అంటే 0 30 కాబట్టి 5x0 30 ఇది ఇక్కడ ఇలా వస్తుంది నేను ఇక్కడ 1 5-5xD అని అనుకుంటున్నాను ఇప్పుడు ఆ తరువాత మేము ఈ తుది ఈక్వెషన్ వ్రాయవచ్చు దాని విలువ ఏమిటి అని మనం ఇక్కడ వ్రాయవచ్చు ఇక్కడ 5xD అంటే ఏమిటి మేము దీనిని వ్రాయగలము చివరకు మనం dxsdt వ్రాయవచ్చు మనం దానిని10 తో విభజిస్తే అది 0 15 0 5xD కి సమానం ఇది తుది ఈక్వెషన్ ఇది ఒక డిఫరెన్సియల్ ఈక్వెషన్ ఈ ఈక్వెషన్ నుండి మెటీరియల్ బాలన్స్ అన్ స్టడీ స్టేట్ మెటీరియల్ బాలన్స్ ఇప్పుడు ఈ సందర్భంలో xDxs1xs అని మనకు తెలుసు కాబట్టి మేము ఈ xD విలువను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే చివరగా మనం ఈఈక్వెషన్ ని xs dxs0 15 0 5xsxs గా వ్రాయవచ్చు అది dt కి సమానం కాబట్టి ఈ విధంగా మనం xs మరియు dt టర్మ్స్ లో ఈ ఈక్వెషన్ కలిగి ఉండవచ్చు ఇప్పుడు ఈ xs అంటే స్టీల్ కాన్సంట్రేషన్ ఛేంజింగ్ విత్ రెస్పెక్ట్ టు టైం మరియు మీరు ఈ ఈక్వెషన్ ని లిమిట్స్ లో ఇంటిగ్రేట్ చేయాలి ఇక్కడ కాన్సంట్రేషన్ యొక్క ఇంటెగ్రేషన్ 0 30 నుండి 0 40 వరకు మారుతోంది ఇది dxs0 15 0 కాబట్టి xs 0 కి సమానం ఇక్కడ మీరు tdt అని చెప్పవచ్చు ఇప్పుడు t0 వద్ద లిమిట్ లో ఇంటెగ్రేషన్ చేసిన తరువాత ప్రారంభంలో స్టీల్ కాన్సంట్రేషన్ 0 30 ఇక్కడ మీరు tt సమయంలో తెలుసుకోవాలి ఈ xs 0 కాబట్టి ఈ లిమిట్ ఆధారంగా మనం dxs0 15 0 5xsxs యొక్క ఇంటెగ్రేషన్ ను 0 30 నుండి 0 40 వరకు కనుగొనవచ్చు అది 0 నుండి t ఇంటిగ్రేషన్ dt కి సమానం కాబట్టి దీని నుండి మనకు t5 85 ఉంటుంది ఇది గంటల్లో ఉంటుంది కాబట్టి బ్యూటేన్ యొక్క ఈ కంపొజిషన్ ప్రారంభం నుండి చివరి 0 40 వరకు పొందడానికి ఈ మిక్సర్ ని వేపర్ చేయడానికి మొత్తం 5 85 గంటల సమయం అవసరం కాబట్టి ఈ విధంగా స్టీల్ కాన్సంట్రేషన్ ను 30 నుండి 40 కి మార్చడానికి 5 85 గంటలు పడుతుంది కాబట్టి ఈ అన్ స్టడీ స్టేట్ మెటీరియల్ బ్యాలెన్స్ అన్ స్టడీ స్టేట్ లో మరింత మెటీరియల్ బ్యాలెన్స్ చేయడానికి ఇది సహాయకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను ఇప్పుడు దీనికి మరో ఉదాహరణ చేద్దాం 1 చదరపు మీటర్ల లిక్విడ్ ట్యాంకును పరిశీలిద్దాం క్రాస్ సెక్షనల్ ఏరియా 1 చదరపు మీటర్ మరియు ఇది సెకనుకు మీటర్ క్యూబ్ చొప్పున నీటితో నిండి ఉంటుంది సెకనుకు సాధారణ మీటర్ క్యూబ్ను పరిశీలిద్దాం ఇప్పుడు లిక్విడ్ ఎత్తు ట్యాంక్లో h1 మీటర్లు ఉన్నప్పుడు ట్యాంక్ దిగువన ఉన్న ఎగ్జిట్ స్ట్రీమ్ లో కంట్రోల్ వాల్వ్ ఇన్స్టాల్ చేయబడింది అది తెరుచుకుంటుంది లిక్విడ్ సెకనుకు bh మీటర్ క్యూబ్ రేట్ తో ఫ్లూయిడ్ యొక్క హెడ్ కు ప్రపోర్సినల్ గా ప్రవహిస్తుంది ఇక్కడ h అనేది మీటర్లలో లిక్విడ్ ఎత్తు ఇప్పుడు ఈసందర్భంలో మీరు లిక్విడ్ యొక్క ఎత్తును ఫంక్షన్ అఫ్ టైం గా వ్యక్తపరచాలి ట్యాంక్లోని లిక్విడ్ స్టడీ స్టేట్ ఎత్తు ఏమిటి a మరియు b ఇక్కడ కాన్స్టాంట్స్ ప్రాథమికంగా మీకు తెలుసు ప్రారంభంలో కొంత మొత్తంలో లిక్విడ్ ఉంటుంది ఇప్పుడు మీరు ఈ ట్యాంక్లో లిక్విడ్ ఫ్లో రేట్ సెకనుకు మీటర్ క్యూబ్ చొప్పున అనుమతిస్తే మరియు ఈ ప్రారంభ వాల్యూమ్ను లిక్విడ్ లో కాన్స్టాంట్ గా ఉంచడానికి దాన్ని అవుట్లెట్ స్ట్రీమ్ నుండి బయటకు రావడానికి అనుమతించాలి కాబట్టి మీరు అక్కడ అవుట్పుట్ రేటును మెయింటన్ చేయాలి తద్వారా ట్యాంక్ లోపల లిక్విడ్ కాన్స్టాంట్ గా ఉంటుంది కనుక ఇది మీ స్టడీ స్టేట్ అవుతుంది కానీ ఈ సమస్యలో అది లేదు ప్రారంభ వాల్యూమ్ క్రమంగా ఇన్పుట్ మరియు అవుట్పుట్ ఫ్లో రేట్ ప్రకారం పెరుగుతుంది లేదా తగ్గుతుంది ఇన్పుట్ ఫ్లో రేట్ ఈ అవుట్పుట్ ఫ్లో రేట్ కంటే తక్కువగా ఉందని అనుకుందాం అప్పుడు ట్యాంక్ లోపల మొదట్లో ఉన్న లిక్విడ్ తగ్గుతుంది మరియు తదనుగుణంగా లిక్విడ్ యొక్క ఎత్తు కూడా విత్ రెస్పెక్ట్ టు టైం తగ్గుతుంది అవుట్పుట్ ఫ్లో రేట్ కంటే ఇన్లెట్ ఫ్లో రేట్ ఎక్కువగా ఉందని అనుకుందాం అప్పుడు ఆ ట్యాంక్లో లిక్విడ్ స్థాయి విత్ రెస్పెక్ట్ టు టైం పెరుగుతుంది ఎందుకంటే ఇన్లెట్ ఫ్లో రేట్ అవుట్లెట్ ఫ్లో రేట్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు వాల్యూమ్ పెరుగుతుంది అవుట్లెట్ ఫ్లో రేట్ bh కంటే a ఎక్కువగా ఉందని అనుకుందాం ఈ సందర్భంలో లిక్విడ్ ఫ్లో రేట్ పెరుగుతుంది ఇన్పుట్ ఫ్లో రేట్ కంటే అవుట్లెట్ ఫ్లో రేట్ ఎక్కువగా ఉంటే ఏమి జరుగుతుంది ఆ లిక్విడ్ స్థాయి ఒక సర్టెన్ ఫ్లో రేట్ తో తగ్గుతుంది ఇప్పుడు ఈ సందర్భంలో స్టడీ స్టేట్ ఏమిటి ఫంక్షన్ అఫ్ టైం గా లిక్విడ్ ఎత్తు ఎలా ఉండాలి మీరు ఇక్కడ లెక్కించాలి మీరు తెలుసుకోవాలి లేదా మీరు దీనిని వ్యక్తపరచాలి ఇప్పుడు ఈ ట్యాంక్ క్రాస్ సెక్షనల్ ఏరియా 1 చదరపు మీటర్ అయితే ఇన్లెట్ ఫ్లో రేట్ సెకనుకు మీటర్ క్యూబ్లో ఇవ్వబడుతుంది ఇప్పుడు ఇక్కడ ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు టైంతో మారుతున్న ఈ లిక్విడ్ ఎత్తును ఎలా వ్యక్తపరచాలి ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఏమి చేయాలి మేము అన్ స్టడీ స్టేట్ మెటీరియల్ బాలన్స్ ను చేయాలి ఇప్పుడు మనం ఆ అన్ స్టడీ స్టేట్ మెటీరియల్ బ్యాలెన్స్ చేస్తే ఈ కేసును మనం ఇక్కడ పరిగణించాలి ఈ సందర్భంలో జనరేషన్ సున్నాకి సమానం కన్జప్షన్ సున్నాకి సమానం కాబట్టి మనం dmdtmin ను వ్రాయవచ్చు ఇక్కడ min రేటు mout అంటే మాస్ యొక్క అవుట్పుట్ ఫ్లో రేట్ కాబట్టి ఇక్కడ ఇది అక్యుములేషన్ మరియు ఇది ఇన్పుట్ రేట్ ఇది అవుట్పుట్ రేట్ ఇప్పుడు ఈ మెటీరియల్ బ్యాలెన్స్ ప్రకారం మనం ఇక్కడ ఏమి వ్రాయగలం ఈ సందర్భంలో మొదట ఇక్కడ m అంటే ఏమిటి m అనేది డెన్సిటీ x వాల్యూమ్ తప్ప మరొకటి కాదు కనుక ఇది ప్రాథమికంగాxవాల్యూం ఇది ఎంత క్రాస్ సెక్షనల్ ఏరియా x లిక్విడ్ యొక్క ఎత్తు h ఎత్తు A అనేది క్రాస్ సెక్షనల్ ఏరియా కాబట్టి ఇక్కడ A ప్రాథమికంగా D24 D అనేది ట్యాంక్ యొక్క డయా మీటర్ m అంటే ఇక్కడ మాస్ ఫ్లో రేట్ దాని అర్థం ఏమిటి అది మాస్ ఫర్ యూనిట్ టైం ట్యాంక్ లోపల అక్యుములేషన్ ఏమిటి ట్యాంక్ లోపల పెరిగిన లేదా తగ్గిన వాల్యూమ్ రేటు కనుక ఇది కేవలం V ద్వారా పొందవచ్చు ఇక్కడ కాన్సంట్రేషన్ మరియు V అనేది వాల్యూమ్ మరియు V అనేది వాల్యూమ్ ఫ్లో రేట్ వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ m అంటే మాస్ ఫ్లో రేట్ లేదా మాస్ అక్యుములేషన్ రేటు మీరు దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ddt వస్తుంది మనం ఇక్కడ m విలువను Ah గా సబ్స్టిట్యూట్ చేయాలి కి సమానం ఇది dhdta bh అని సూచిస్తుంది ఎందుకు ఇక్కడ మరియు చూడండి ఇది కాన్స్టాంట్ గా ఉంటుంది అది ఇక్కడ ఇంకంప్రెస్సిల్ ఫ్లో కాబట్టి కాన్స్టాంట్ గా ఉంటుంది మరియు దీనిని రెండు వైపులా విభజించడం ద్వారా ఈ ఎడమ మరియు కుడి వైపు నుండి తొలగించవచ్చు అప్పుడు ఇక్కడ మీరు Vin a గా ఇవ్వబడుతుంది మరియు b యొక్క అవుట్లెట్ bh గా ఇవ్వబడుతుంది అప్పుడు ఈ dhdt ఇక్కడ Ah కు సమానం ఈ సందర్భంలో ఇది ఇక్కడే ఉంటుంది దీని ప్రకారం మేము ఈ ఈక్వెషన్ ని ఇక్కడ పొందుతున్నాము ఇప్పుడు యూనిట్ క్రాస్ సెక్షనల్ ఏరియాకి A1 గా వ్రాయవచ్చు ఎందుకంటే ఇది సమస్యలో ఇవ్వబడింది తరువాత మనం ఏమి చేయాలి ఈ డిఫరెన్సియల్ఈక్వెషన్ నిdhdt ఇంటిగ్రేట్ చేయాలి అది a bh కు సమానం ఇప్పుడు ఈ సందర్భంలో ఈఈక్వెషన్ ని ఇంటిగ్రేట్ చేయండి ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి dha bhఇంటెగ్రేషన్ dt యొక్క ఇంటెగ్రేషన్ కు సమానం ఇప్పుడు ఇనీషియల్ కండిషన్ t0 సమయంలో ఉంది ట్యాంక్ లోపల లిక్విడ్ ఎత్తు hh1 అది చిత్రంలో ఇవ్వబడింది ప్రారంభంలో ఇది ఈ ఎత్తు వరకు ఉంది అంటే h1 ఎప్పుడైనా ఆ ఎత్తు h ఇప్పుడు ఈ సందర్భంలో మనం ఇక్కడ వ్రాయవచ్చు ఇక్కడ h1 నుండి h dha bh ఇంటెగ్రేషన్ గా వ్రాయవచ్చు అది ఇక్కడ 0 నుండి t ఇంటెగ్రేషన్ dt కి సమానం ఈ లిమిట్ లో ఇంటెగ్రేషన్ తర్వాత మనం వ్రాయవచ్చు సింప్లిఫై చేసిన తరువాత వ్రాయవచ్చు ఈ ఇంటెగ్రేషన్ కు ఇది పరిష్కారం సమయం t లో ఈ ఎత్తు ఇది ఎలా సంబంధం కలిగి ఉంటుంది ఇది సమయానికి సంబంధించి ఆ ఎత్తు మార్చబడుతుంది ఇప్పుడు అది ఈ ఇన్పుట్ మరియు అవుట్పుట్ మరియు ఫ్లో రేటు మరియు కోఫీసియెంట్స్ a మరియు b పై ఆధారపడి ఉంటుంది a మరియు b ఇక్కడ కాన్స్టాంట్స్ a అనేది ఇన్పుట్ ఫ్లో రేటు మరియు b అనేది అవుట్లెట్ ఫ్లో రేటు వద్ద కోఫీసియెంట్ ఏ సమయంలోనైనా ట్యాంక్ లోపల లిక్విడ్ ఎత్తుపై అవుట్పుట్ రేటు ఎలా ఆధారపడి ఉంటుంది b మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రారంభ ఎత్తు h1 ఈ సమస్య యొక్క చివరి భాగం ఏమిటంటే ట్యాంక్లోని లిక్విడ్ స్టడీ స్టేట్ఎత్తు ఏమిటో తెలుసుకోవాలి a మరియు b ఇక్కడ కాన్స్టాంట్స్ స్టడీ స్టేట్ లో dhdt సున్నాకి సమానం మేము స్టడీ స్టేట్ ఎత్తును hs గా వ్రాయవచ్చు దాని విలువ ఏమిటి ఇది ప్రాథమికంగా dh dt కు సమానం అది a bh కు సమానం అంటే స్టడీ స్టేట్ లో a bh సున్నాకి సమానం h అనేది ab కి సమానమని సూచిస్తుంది ఇది స్టడీ స్టేట్ లో ఉంటుంది ఈ ఎత్తు ఎంత ఉండాలి అంటే ఇన్లెట్ మరియు అవుట్లెట్ ఫ్లో రేట్లు ఒకేలా ఉంటే కాబట్టి ఆ సందర్భంలో స్టడీ స్టేట్ ఎత్తు ab కి సమానం మీరు a సెకనుకు 1 మీటర్ క్యూబ్కు మరియు b 2 కి సమానం అని భావిస్తే స్టడీ స్టేట్ ఎత్తు 12 కు సమానం అంటే h ఇక్కడ సగం మీటర్ ఈ విధంగా మీరు కాలమ్ లోపల లిక్విడ్ స్టడీ స్టేట్ హైట్ ను లెక్కించవచ్చు కాబట్టి ఈ అన్ స్టడీ స్టేట్ మెటీరియల్ బ్యాలెన్స్ ఈక్వెషన్ కి ఇది ఒక ఉదాహరణ ఇక్కడ మరొక ఉదాహరణ చేద్దాం అది సాల్ట్ సొల్యూషన్ డైల్యూట్ చేయడం ఇప్పుడు సగటు సముద్రపు నీటి సాలినిటీ 35 ppt ఇది 100 లీటర్ ట్యాంక్లోకి ప్రవహిస్తుంది ఇందులో 1 5 కిలోల సాల్ట్ ఉంటుంది నిమిషానికి 5 లీటర్ రేటును పరిశీలిద్దాం ఇప్పుడు సాల్ట్ సొల్యూషన్ నిమిషానికి 5 లీటర్ల చొప్పున ట్యాంక్ నుండి పొంగిపోతుంది ఇప్పుడు 15 నిమిషాల తర్వాత ట్యాంక్లో ఎంత సాల్ట్ ఉంటుంది అది మీరు తెలుసుకోవాలి ట్యాంక్లోని లిక్విడ్ బాగా కలిసిందని అనుకోండి సాల్ట్ సొల్యూషన్ యొక్క డెన్సిటీ కాన్స్టాంట్ గా మరియు నీటితో సమానంగా ఉంటుందని అనుకోండి ఇప్పుడు ఈ సందర్భంలో 1000 గ్రాముల నీటిలో 1 కిలోల సాల్ట్ ఉంటే సాలినిటీ 1 ppt కి సమానం అని మీరు గుర్తుంచుకోవాలి కాబట్టి 1 ppt ఇది ఎలా సంబంధం కలిగి ఉంది అది ఇక్కడ ఇవ్వబడింది సాధారణంగా ఇది సముద్రపు నీరు ఆ సాలినిటీ 35 ppt ఇది 1 5 కిలోల సాల్ట్ కలిగి ఉన్న 100 లీటర్ ట్యాంక్లోకి ప్రవహిస్తుంది మరియు ఇది నిమిషానికి 5 లీటర్ చొప్పున ప్రవహిస్తుంది ఇప్పుడు సాల్ట్ సొల్యూషన్ కూడా నిమిషానికి 5 లీటర్ చొప్పున ట్యాంక్ నుండి పొంగిపోతుంది ఇప్పుడు ఈ సందర్భంలో సాల్ట్ ఈ ట్యాంక్ నుండి బయటకు వెళ్తుందని మీరు చూస్తారు ఇప్పుడు 15 నిమిషాల తరువాత ట్యాంక్లో ఎంత సాల్ట్ ఉంటుంది అది మీరు తెలుసుకోవాలి అన్ స్టడీ స్టేట్ మెటీరియల్ బ్యాలెన్స్ ఈక్వెషన్ తో ఈ సమస్యను ఇక్కడ మళ్ళీ పరిష్కరించుకుందాం ఇప్పుడు ఈ సందర్భంలో మేము ఈ సాధారణ అన్ స్టడీ స్టేట్ మెటీరియల్ బ్యాలెన్స్ ఈక్వెషన్ ని dmdt గా వ్రాయవచ్చు అది min కి సమానం ఎటువంటి రియాక్షన్స్ లేనందున ఈ జనరేషన్ మరియు కన్జప్షన్ టర్మ్స్ లను కూడా విస్మరించవచ్చు కాబట్టి తుది జనరల్ మెటీరియల్ బాలన్స్ dmdt గా వస్తుంది అది min కు సమానం ఇప్పుడు మనం ఈ మాస్ ఫ్లో రేట్ ను కాన్సంట్రేషన్ తో భర్తీ చేస్తే మనం ఇక్కడ ddt అని వ్రాయవచ్చు v అనేది వాల్యూమ్ c అనేది కాన్సంట్రేషన్ ఇది ఫ్లో రేటు ఇన్లెట్ కండిషన్cin అంటే ఇన్లెట్ స్ట్రీమ్ యొక్క కాన్సంట్రేషన్ మళ్ళీ Vout ఫ్లో రేటు మరియు c యొక్క కాన్సంట్రేషన్ తో అవుట్లెట్ ఫ్లో కు సమానం మీరు ఈ విధంగా ఇక్కడ వ్రాయవచ్చు ఇప్పుడు సమస్యలో ఇచ్చినట్లుగా ట్యాంక్లోని సొల్యూషన్ బాగా మిక్స్ అయ్యిందని అనుకోండి అవుట్లెట్ సాల్ట్ కాన్సంట్రేషన్ ట్యాంక్లోని కాన్సంట్రేషన్ కు సమానం ఇక్కడ అవుట్లెట్ను ఊహించుకోండి అవుట్లెట్ కాన్సంట్రేషన్ ట్యాంక్లోని కాన్సంట్రేషన్ కు సమానం కాబట్టి మనం ఇక్కడ ddt అని వ్రాయవచ్చు అది కి సమానం Cout c కి సమానం మేము ఆ Vin పరిగణనలోకి తీసుకుంటే అది ఇన్లెట్ ఫ్లో రేట్ మరియు ఈ స్ట్రీమ్ యొక్క అవుట్లెట్ ఫ్లో రేటు తో సమానంగా ఉంటుంది అప్పుడు మనం ఇక్కడ vdcdt గా వ్రాయవచ్చు అది ఇక్కడ కి సమానం మేము ఇచ్చిన దాన్ని వ్రాయగలము ఈ సందర్భంలో మనం ఆ విషయాలన్నింటినీ వదిలివేయవచ్చు అప్పుడు మనం అన్ని v టర్మ్స్ లను వదిలివేయవచ్చు ఆ తరువాత మనం C ఇన్లెట్ మరియు C అవుట్లెట్ యొక్క ఇంటెగ్రేషన్ ను పొందవచ్చు అప్పుడు సమస్యలో ఇచ్చిన విధంగా రిజల్ట్రన్ట్ డిఫరెన్సియల్ ఈక్వెషన్ ని పరిష్కరించడం ద్వారా మనం C|t0 వ్రాయవచ్చు ఇది 100 లీటర్ సొల్యూషన్ కి 1 5 కిలోలకు సమానం ఇది లీటరుకు 0 015 కిలోలు మరియుcin35 ppt కి సమానం చివరకు అది లీటరుకు 0 035 కిలోలు ఇది మీ cin మీరు సాల్ట్ కాన్సంట్రేషన్ ను ఇంటిగ్రేట్ చేస్తే 15 నిమిషాల తర్వాత ట్యాంక్లో సాల్ట్ కాన్సంట్రేషన్ 90 సెకన్లు సివెజ్ ట్రీట్మెంట్ కి మరో ఉదాహరణ చేద్దాం సివెజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ప్రారంభంలో మీరు 440000 లీటర్ల లిక్విడ్ మరియు 10000 కిలోల ఫైన్ సస్పెండెడ్ సాలిడ్ కలిగిన పెద్ద కాంక్రీట్ ట్యాంక్ చూస్తారు ఇప్పుడు ట్యాంక్ నుండి మెటీరియల్ బయటకు తీయడానికి గంటకు 40000 లీటర్ చొప్పున నీటిని వెస్సెల్ లోకి పంపిస్తారు మరియు సాలిడ్ కలిగిన లిక్విడ్ అదే రేటుతో బయటకు వెళ్తుంది ఇప్పుడు నాలుగు గంటల తర్వాత ట్యాంక్లో సస్పెండ్ చేయబడిన సాలిడ్ కాన్సంట్రేషన్ ను అంచనా వేయండి ఇక్కడ ఈ ట్యాంక్ యొక్క ఇన్పుట్ మరియు అవుట్పుట్ ఫ్లో రేటు గంటకు 40000 లీటర్ ఇప్పుడు ఈ స్టైర్రింగ్ మరియు ఇరిగేషన్ ప్రాసెస్ కారణంగా ఈ అవుట్లెట్ నుండి ఫైన్ సస్పెండెడ్ సాలీడ్స్ బయటకు వస్తున్నాయని మీరు చూస్తారు మరియు సివెజ్ ట్రీట్మెంట్ లోపల సస్పెండ్ చేయబడిన సాలిడ్ కాన్సంట్రేషన్ మార్పిడిని విత్ రెస్పెక్ట్ టు టైం తో చూస్తారు 4 గంటల తరువాత సస్పెండ్ చేయబడిన సాలిడ్ కాన్సంట్రేషన్ ఎలా ఉండాలి ఇది మీరు తెలుసుకోవాలి ఇప్పుడు ఈ సమస్య ప్రకారం రియాక్షన్ లేనందున మనం ఇక్కడ జనరల్ మెటీరియల్ బాలన్స్ ను చేస్తే జనరేషన్ మరియు కన్జప్షన్ టర్మ్స్ లను కూడా విస్మరించవచ్చు తరువాత మెటీరియల్ బాలన్స్ ఈక్వెషన్ ని వ్రాయవచ్చు మీ మెటీరియల్ బ్యాలెన్స్ ఈక్వెషన్ dmdt ఇది min కు సమానం ఇప్పుడు మాస్ ఫ్లో రేటును కాన్సంట్రేషన్ పదాలతో భర్తీ చేస్తే మనం ddt అని వ్రాయవచ్చు అది కి సమానం మరియు గంటకు 40000 లీటర్లకు సమానం కాబట్టి ఈ ఈక్వెషన్ లో మనం అదే వ్రాయవచ్చు మీరు ఆ విలువను సబ్స్టిట్యూట్ చేయవచ్చు సస్పెండ్ చేయబడిన సాలిడ్ యొక్క అవుట్లెట్ కాన్సంట్రేషన్ ఆ పర్టిక్యూలర్ సమయంలో ట్యాంక్లోనే ఉంటుంది మనం ddt అని వ్రాయవచ్చు అది కి సమానం అంటే ఇది ఒక పర్టిక్యూలర్ సమయం t లో ట్యాంక్లోని కాన్సంట్రేషన్ నీరు గంటకు 40000 లీటర్ చొప్పున ఇన్పుట్గా ప్రవహిస్తున్నందున మరియు వాటర్ బాలన్స్ ను పరిగణనలోకి తీసుకుంటే తదనుగుణంగా దీనిని dv అని వ్రాయవచ్చు v ను కాన్స్టాంట్ గా ఉంచండి మనం ఇక్కడ vdcdt గా వ్రాయవచ్చు ఇన్లెట్ స్వచ్ఛమైన నీటిలో సాలిడ్ కాన్సంట్రేషన్ సున్నా కాబట్టి మనం ఇక్కడ సున్నా సర్టెన్ ఫ్లో రేటు గంటకు 40000 లీటర్లుగా ఇవ్వవచ్చు మరియు ఈ సందర్భంలో c అవుట్లెట్ లో ఉందని చెప్పవచ్చు ఇప్పుడు ఒక సమయం t దగ్గర ట్యాంక్ లోని ఇన్సియల్ సాలిడ్ కాన్సంట్రేషన్ ఏమిటి సమయంతో కాన్సంట్రేషన్ చేంజ్ యొక్క ఈ రిజల్టంట్ డిఫరెన్సియల్ఈక్వెషన్ ని పరిష్కరించడానికి మొదట దాన్ని కనుగొనాలి దీని కోసం మనకు ఈ ఇనీషియల్ కండిషన్ ఉండాలి t0 సమయంలో సివెజ్ ట్యాంక్ లోని సాలిడ్ కాన్సంట్రేషన్ ఎంత ఇక్కడ t0 వద్ద c వ్రాయవచ్చు ఇది 440000 లీటర్ల నీటిలో 10000 కిలోల సాలిడ్ కి సమానం ఇది లీటరుకు 0 023 కిలోలుగా వస్తుంది సివెజ్ ట్యాంక్ లో ఈ సాలిడ్ ఉంది డిఫరెన్సియల్ ఈక్వషన్ యొక్క అనలిటికల్ సొల్యూషన్ చేయండి అది dcdt గా పొందబడుతుంది అది dcdt కి సమానం dcdt కాబట్టి దీని నుండి మీరు dcc వ్రాయవచ్చు అది కి సమానం ఇంటెగ్రేషన్ తరువాత మనం సమయం t వద్ద c ని కలిగి ఉండవచ్చు మరియు ఇనీషియల్ కండిషన్ C0 ఇంటెగ్రేషన్ తరువాత మనం దానిని Ct తో సూచిస్తాము Ctexp ఇది ఫంక్షన్ అఫ్ టైం గా కాన్సంట్రేషన్ ఈక్వెషన్ ఈ సందర్భంలో మీకు C0 Vout మరియు రియాక్టర్ లోపల ప్రారంభ వాల్యూమ్ తెలిస్తే ఎప్పుడైనా కాన్సంట్రేషన్ Ct తెలుసుకోవచ్చు ఇప్పుడు తెలిసిన పరిమాణాలను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి మనకు తెలిసిన పరిమాణాలను సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా Ct 0 023kgl exp Vout Vout అంటే ఏమిటి ఇక్కడ 40000 440000 తో విభజించబడింది కానీ ఇక్కడ ఈక్వెషన్ ప్రకారం ఇది మైనస్ చివరకు సరళీకరణ తరువాత ఇది 0 016 గా వస్తుంది ఇది ఇక్కడ కిలో లీటర్స్ లో ఉంటుంది ఇది 4 గంటల తర్వాత కాన్సంట్రేషన్ ఇక్కడ ఇది ఇలా ఉంటుంది ఇది లీటరుకు 0 016 కిలోలు t4 గంటలకు ఈ కాన్సంట్రేషన్ అవుట్లెట్ లో ఉంటుంది ఈ విధంగా మనం మెటీరియల్ బాలన్స్ ను లెక్కించవచ్చు t సమయంలో ఈ సొల్యూషన్ యొక్క అవుట్లెట్ కాన్సంట్రేషన్ ఎంత ఉండాలి అన్ స్టడీ స్టేట్ కెమికల్ రియాక్షన్ కు మరొక ఉదాహరణ చేద్దాం ఈ సందర్భంలో లా ప్రకారం మెటీరియల్ నీటిలో కరిగిపోతుంది ఇది ఇలా ఇవ్వబడింది ఇక్కడ Rd ను డిసోలుషన్ రేటు అంటారు kd అనేది డిసోలుషన్ కాన్స్టాంట్

అనేది సమయం t యొక్క అన్ డిజాల్వ్డ్ క్వాంటిటీ Css స్టాండర్డ్ సొల్యూషన్ లో కాన్సంట్రేషన్ C అనేది సమయం t దగ్గర ఎప్పుడైనా వాస్తవ లిక్విడ్ కాన్సంట్రేషన్ 100 కిలోల స్వచ్ఛమైన కాంపౌండ్ లో 20 కిలోల అన్ డిజాల్వ్డ్ కాంపౌండ్ తో ప్రారంభమయ్యే టెస్ట్ రన్ లో 100 గ్రాముల నీటికి 40 గ్రాముల సాచురేటెడ్ సొల్యూషన్ కాంపౌండ్ ఉంటుంది 3 గంటల్లో 5 కిలోలు కరిగిపోతున్నట్లు కనుగొనబడింది పరీక్ష 7 గంటల తర్వాత కొనసాగితే ఎన్ని కిలోగ్రాముల కాంపౌండ్ డిస్సల్వ్ అవ్వదు వ్యవస్థ ఐసోథర్మల్ అని అనుకోండి ఇక్కడ ఈ సందర్భంలో సర్టెన్ లాస్ ను అనుసరించి పదార్థం నీటిలో కరిగిపోతుందని చూస్తారు అవి డిసోలుషన్ రేటు లాస్ ఈ ఈక్వెషన్ ప్రకారం డిసోలుషన్ రేటు లాస్ ఇవ్వబడతాయి ఈ సందర్భంలో కాంపౌండ్ యొక్క సాచురేటెడ్ సొల్యూషన్ ఎల్లప్పుడూ 100 గ్రాముల నీటికి 40 గ్రాములు ఉంటుంది ఇప్పుడు ఒక ప్రయోగంలో 100 కిలోల స్వచ్ఛమైన కాంపౌండ్ లో 20 కిలోల అన్ డిజాల్వ్డ్ తో ప్రారంభమయ్యే పరీక్ష రన్ లో ఒక సర్టెన్ సమయం అక్కడ పరీక్ష కొనసాగితే 5 కిలోలు 3 గంటల్లో ఆ లిక్విడ్ లో కరిగిపోతున్నట్లు కనుగొనబడింది మొత్తం సమయం 7 గంటలు ఉంటే 3 గంటల తరువాత ఎన్ని కిలోగ్రాముల కాంపౌండ్ అన్ డిజాల్వ్డ్ఉంటుంది ఈ సందర్భంలో సిస్టమ్ ఐసోథర్మల్ అని అనుకోండిహీట్ ఇన్పుట్ ఉండదు కాని అది కాన్స్టాంట్ టెంపరేచర్ వద్ద ఉంటుంది 7 గంటల తర్వాత ఎన్ని కిలోగ్రాముల మెటీరియల్ అన్ డిజాల్వ్డ్ మీరు దానిని లెక్కించాలి ఇప్పుడు ఈ సందర్భంలో మొదట మీరు t సమయంలో అన్ డిజాల్వ్డ్పరిమాణాన్ని పరిగణించాలి t సమయంలో అన్ డిజాల్వ్డ్ పరిమాణం n కి సమానం అని అనుకోండి అందువల్ల సమస్య ప్రకారం మేము మెటీరియల్ బాలన్స్ ను ఇలా వ్రాయవచ్చు ఈ సందర్భంలో విత్ రెస్పెక్ట్ టు టైం ఒక జనరేషన్ ఉందని మీరు చూస్తారు t సమయంలో అన్ డిజాల్వ్డ్ పరిమాణం ఉంటుంది అది ఉత్పత్తి అవుతుంది మరియు అది n మనం ఈ జనరేషన్ లేదా ఆ మాలిక్యూల్ యొక్క అక్యుములేషన్ సమయాన్ని dndt గా వ్రాయవచ్చు అది ఇన్పుట్కు సమానం సమస్య ప్రకారం అవుట్పుట్ లేదు కానీ జనరేషన్ ఉంది K కాన్స్టాంట్ గా ఉన్నందున అది రేటు లాస్ లపై ఆధారపడి ఉంటుంది రేటు లాస్ లఈక్వెషన్స్ ఏమిటి ఈ ఈక్వెషన్ ఆధారంగా మనం ఇక్కడ kn40100 20 n100 వ్రాయవచ్చు ఇది మీ జనరేషన్ ఇనీషియల్ ఫైనల్ కంజంప్షన్ ఇది ఇక్కడ సున్నా చివరగా మేము dndt ను వ్రాయవచ్చు అది సింప్లిఫై తర్వాత kn20n100 కు సమానం ఇది మీకు dnn20n ఇస్తుంది అది k100dt కు సమానం ఇప్పుడు మనం దానిని dnn dn20n గా మార్చవచ్చు అది K5dt కి సమానం కాబట్టి ఈ విధంగా మనం క్రమాన్ని మార్చవచ్చు ఆ తరువాత dndt Kn20n100 కు సమానం దాని నుండి మనం ఇక్కడ dnn dn20n వ్రాయవచ్చు మేము దానిని మరింత సింప్లిఫై రూపంలో వ్రాయవచ్చు మేము ఇంతకు ముందు వ్రాసినది కూడా dnn dn20n అది k5dt కి సమానం ఇది మీ ఈక్వెషన్ ఇప్పుడు మీరు ఈ ఈక్వెషన్ ని బౌండరీ కండీషన్స్ తో ఇంటెగ్రేట్ చేయాలి ఆ బౌండరీ కండీషన్స్ ఏమిటి సమస్య ప్రకారం బౌండరీ కండీషన్స్ t00 n020 t13 n115 మరియు సమయం t27 గంటలు అని చెప్పగలం అప్పుడు n2 ఇక్కడ ఎంత t27 వద్ద n2 దేనికి సమానం ఈ లిమిట్స్ లో బౌండరీ కండీషన్స్ ప్రకారం 20 నుండి 15 వరకు ఇంటెగ్రేట్ చేస్తే మీకు తెలిసినట్లుగా ఇంటిగ్రేషన్ dnn dn20n 20 నుండి 15 వరకు వ్రాయవచ్చు అది k5 కి సమానంగా ఉంటుంది ఇక్కడ 0 నుండి 3 వరకు ఇంటిగ్రేషన్ dt గా ఇవ్వబడుతుంది ఇది n210 7 గా ఇవ్వబడుతుంది k 0 కు సమానంగా ఉంటుంది చివరకు t27 n210 7 ఎందుకంటే ఇక్కడ 0 నుండి 3 వరకు k 0 257 పొందవచ్చు ఈ లిమిట్ ఇక్కడ 3 నుండి 7 వరకు k సబ్స్టిట్యూట్ చేసిన తరువాత మరియు ఇక్కడ ఒక లిమిట్ లో 22 నుండి 15 వరకు చేసిన తరువాత n210 ఈ సందర్భంలో కాన్సంట్రేషన్ n2 మేము దీన్ని 7 గంటల్లో పొందవచ్చు అన్ డిజాల్వ్డ్ సాలిడ్ తుది కాన్సంట్రేషన్ 10 7 కిలోలు ఇది n2 7 గంటల తర్వాత అన్ డిజాల్వ్డ్ కాంపౌండ్ n2 కు సమానం అది 10 7 కిలోలకు సమానం అని మనం చూడవచ్చు అన్ స్టడీ స్టేట్ మెటీరియల్ బ్యాలెన్స్ లో విభిన్న సమస్యలను మేము పరిష్కరించాము పాఠ్యపుస్తకంలో ఇచ్చిన ఉదాహరణ సమస్యలను పరిష్కరించమని నేను మీకు సూచిస్తాను అప్పుడు మీరు మరింత అర్థం చేసుకుంటారు మరియు ఎక్ససిర్సిజ్ మరియు పాఠ్యపుస్తకంలో ఇవ్వబడిన ఈ అన్ స్టడీ స్టేట్ మెటీరియల్ బ్యాలెన్స్ సమస్యలను పరిష్కరించవచ్చు మరియు ప్రాక్టీస్ చేయవచ్చు మీరు చేయగలరని నేను అనుకుంటున్నాను తరువాతి లెక్చర్ లో మేము ఆ అన్ స్టడీ స్టేట్ ప్రక్రియ గురించి మరింత చర్చించడానికి ప్రయత్నిస్తాము కానీ అది ఎనర్జీ బాలన్స్ ఈక్వెషన్ ఈ ఉపన్యాసం కోసం శ్రద్ధ చూపినందుకు థాంక్స్